ప్రియమైన పాల్గొనేవారికి ఈ కోర్సు యొక్క చివరి మాడ్యూల్కు స్వాగతం మునుపటి మాడ్యూల్లో శరీర భాష అధ్యయనాలలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాన్ని మనం చూశాము మరియు అది డిజిటల్ బాడీ లాంగ్వేజ్ ఈ రోజు మనం మరో రెండు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను పరిశీలిస్తాము మొదటిది గస్టోరిక్స్ మరియు రెండవది ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్లో నిశ్శబ్దం ఎలా కమ్యూనికేట్ చేస్తుందో అధ్యయనం గస్టోరిక్స్ ఆహారం మరియు రుచి యొక్క అధ్యయనాలను సూచిస్తుంది రుచి మన నేపథ్యం మన ప్రాధాన్యతలు మన సాంస్కృతిక నేపథ్యం మొదలైన వాటికి సంబంధించి విభిన్న సందేశాలను ఎలా కమ్యూనికేట్ చేయగలదో ఇది చూస్తుంది వృత్తిపరమైన సందర్భంలో మనుగడ కోసం సాధనంగా ఆహారాన్ని చూడలేము అంతర్ సాంస్కృతిక సమాచార మార్పిడిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మరియు అందుకే డయాస్పోరా విమర్శలో ఇప్పుడు దీనికి కూడా ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది మనం కమ్యూనికేషన్ యొక్క సాధనంగా ఆహారం యొక్క ప్రాముఖ్యతను చూసినప్పుడు సాంస్కృతిక అధ్యయనాల విభాగంలో ఈ ఆలోచనకు మార్గదర్శకత్వం వహించిన వ్యక్తులను సూచించాలి రోలాండ్ బార్థెస్ ఆహారం ఒక పరిస్థితి అని మరియు ఇది మన సంస్కృతితో దగ్గరి సంబంధం కలిగి ఉందని వ్యాఖ్యానించాడు నేను నెవానా స్టాజ్సిక్ రాసిన చాలా ఆసక్తికరమైన కథనాన్ని సూచిస్తాను ఆమె వ్యాసం యొక్క శీర్షిక "అండర్స్టాండింగ్ కల్చర్ ఫుడ్ యాజ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ Understanding Culture Food as a Means of Communication" ఈ వ్యాసంలో ఆమె క్లాడ్ లెవి స్ట్రాస్ మరియు మేరీ డగ్లస్లను ఉటంకిస్తూ ఆహారాన్ని సాంస్కృతిక ఉత్పత్తిగా భాష మాదిరిగానే అదే పద్ధతులకు కట్టుబడి ఉన్నట్లు చూడవచ్చని సూచించారు ఆహారం మరియు భాష మధ్య సామాన్యతను సులభంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆహారం కూడా సామాజిక సంబంధాలు మరియు సాంస్కృతిక నేపథ్యాల గురించి నమూనాలను వ్యక్తీకరించే సంకేత భాష నేను ఈ వ్యాసం నుండి ఉటంకిస్తాను "మనం ఏమి వినియోగిస్తాము దాన్ని ఎలా సంపాదించాము ఎవరు తయారుచేస్తారు ఎవరు టేబుల్ వద్ద ఉన్నారు ఎవరు మొదట తింటారు అనేది అర్ధంలో గొప్ప సమాచార మార్పిడి శరీరాన్ని పోషించుకోవటానికి మించి మనం తినడం మరియు ఎవరితో తినడం అనేది వ్యక్తులు సంఘాలు మరియు దేశాల మధ్య బంధాలను ప్రేరేపిస్తుంది మరియు బలోపేతం చేస్తుంది " కాబట్టి దేశీయ పనుల నుండి ఆహారం తయారుచేయడం మరియు వడ్డించడం వృత్తిపరమైన సమాచార రంగానికి ప్రవేశించింది మరియు కాఫీ విరామాల సమయంలో భోజన సమయంలో అనేక సమావేశాలను పరిశీలిస్తున్నాము అందువల్ల ఆహారం అనేది కమ్యూనికేషన్ యొక్క ఒక సాధనం ఇతర విషయాలతోపాటు మనం ఆర్డర్ చేసే విధానం మరియు మన ఆహార పదార్థాలను ఎంచుకునే విధానం ద్వారా ఇతర వ్యక్తుల పట్ల మన వైఖరిని కమ్యూనికేట్ చేయాలనుకుంటున్న స్థితిని కూడా తెలియజేయవచ్చు మన సంభాషణలో మనం కొనసాగించాలనుకునే ఫార్మాలిటీ స్థాయిలు ఆహారం మరియు దాని అనుబంధ పద్ధతుల సహాయంతో కూడా తెలియజేయబడతాయి అదే సమయంలో మన వృత్తిపరమైన సంభాషణల్లో భాగంగా ఒక నిర్దిష్ట వాతావరణాన్ని సృష్టించడానికి ఆహారం మనకు సహాయపడుతుంది ఇది సంప్రదాయాన్ని స్వాగత భావనను కూడా కమ్యూనికేట్ చేస్తుంది మరియు మనం ఒక వ్యక్తిని పట్టించుకుంటాం లేదా ఇతర వ్యక్తితో అధికారిక నిబంధనలను కొనసాగించాలనుకుంటున్నాము అనే వాస్తవాన్ని దగ్గరి బంధాన్ని సులభంగా సూచిస్తుంది అందువల్ల ఆహారం ఆనందం మరియు ప్రశంసల వైఖరిని సూచిస్తుందని అలాగే అసంతృప్తి శత్రుత్వం లేదా దాచిన హెచ్చరికను కూడా సూచిస్తుందని మనం అర్థం చేసుకోవాలి ఈ కారణాల వల్ల ఆహార అధ్యయనాలు అశాబ్దిక సందేశాలలో వేగంగా మారుతున్నాయని మేము కనుగొన్నాము కాబట్టి ఈ సందర్భంలో ముఖ్యమైనది ఏమిటంటే ఆహారం మనకు ఖచ్చితంగా ఏమి కమ్యూనికేట్ చేస్తుంది రెండవది కమ్యూనికేట్ చేసిన సందేశాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము ఆహారం బహుమితీయమైనది అది మనల్ని ఆకృతి చేస్తుంది ఇది మన గుర్తింపును రూపొందిస్తుంది ఇది మన సామాజిక విలువలను రూపొందిస్తుంది ఇది మన సాంస్కృతిక పెరుగుదలలో ఒక భాగం మనం ఏమి తింటున్నాము మరియు ఎలా తినాలి అనేది మనం ఎవరు అనే దానిలో ముఖ్యమైన భాగం అదే సమయంలో పదాలు మరియు చిత్రాలలో సాహిత్యంలో మన రోజువారీ సంభాషణలో సోషల్ మీడియాలో మనం పంచుకునే ఛాయాచిత్రాలలో ఆహారాన్ని ఎలా ప్రదర్శించాలో కూడా ముఖ్యం ఉదాహరణకు కాఫీ ఇప్పుడు పోషణ కోసం పానీయం తీసుకోవడం కంటే విరామం తీసుకోవాలనే ఆలోచనతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది ఈ ఆధారాల కారణంగా అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క ఈ పరిమాణం మన దుస్తులు రంగు సంకేతాలు మొదలైన వాటి ద్వారా మనకు వచ్చే సందేశాలకు కనీసం ముఖ్యమైనదని మనం సులభంగా చెప్పగలం సామూహిక ఆత్మగౌరవం మరియు సమూహ సంఘీభావం సాధించడానికి ఇది మనకు సహాయపడుతుంది ఆహార సందర్భంలో మన ఎంపికలు మరియు మన ప్రాధాన్యత సాంస్కృతిక పరిస్థితులను దాటిన అదే సంస్కృతిలో పరస్పర సంభాషణలో అనేక ఆధారాలను సూచిస్తాయి అవి సులభంగా తరగతిని సూచిస్తాయీ పిజ్జాపై ఒక ప్రత్యేకమైన టాపింగ్ ఇటలీలో రుచిని సూచిస్తుంది అయితే ఒక సూపర్ మార్కెట్లో స్తంభింపచేసిన పిజ్జాను ఆర్డర్ చేయడం వేగవంతమైన మరియు చౌకైన ఇంట్లో వండిన భోజనాన్ని సూచిస్తుంది అదే సమయంలో ఇది సామాజిక మరియు సాంస్కృతిక ప్రాధాన్యతలను కూడా సూచిస్తుంది ఉదాహరణకు జపనీస్ ప్రజలు సముద్రపు పాచిని ప్రోటీన్ యొక్క మూలంగా ఇష్టపడవచ్చు కాని అమెరికన్ ప్రజలకు అదే ఎంపిక ఉండకపోవచ్చు పాశ్చాత్య సంస్కృతులలో ఉదాహరణకు అమెరికాలో మొక్కజొన్న ఆన్ కాబ్ తింటారు అయితే చైనాలో ఇది ప్రాథమికంగా దేశీయ జంతువులకు ఆహారంగా పరిగణించబడుతుందని కొందరు ఆశ్చర్యపోవచ్చు అదే సమయంలో జనాదరణ పొందిన ఆహార పదార్థాలలో జాతీయ అభిరుచులు కూడా ప్రతిబింబిస్తాయి వివిధ రకాలైన అమెరికన్ ఆహారాలలో చక్కెర ఉండటం సాధారణమని మేము కనుగొన్నాము మరోవైపు ఫ్రాన్స్లో చక్కెరకు ఆహార పదార్థాల తయారీలో ఇలాంటి పాత్ర లేదు కాబట్టి ఆహారం పెరుగుతున్న లెన్స్ అదే సమయంలో వ్యక్తి యొక్క సామాజిక మరియు సాంస్కృతిక అమరికల గురించి గణనీయంగా చెప్పడం ద్వారా ఇతర వ్యక్తుల కమ్యూనికేషన్ సరళిని విశ్లేషించడానికి ఇది మనకు సహాయపడుతుంది ఆహారం యొక్క సార్వత్రిక అవసరం వ్యక్తులు మరియు సమూహాలను కలుపుతుంది కాలక్రమేణా సంస్కృతులలోని దాని ప్రాధాన్యతలు మారుతూనే ఉన్నాయని మరియు ఈ మార్పులు ముఖ్యమైన సందేశాలను ఇస్తాయని మేము కనుగొన్నాము ఉదాహరణకు వారు ఒక దేశం యొక్క చారిత్రక అభివృద్ధి గురించి ఒక నిర్దిష్ట ఆహార వస్తువుకు ప్రాధాన్యతనిచ్చే భౌగోళిక ప్రాంతాల గురించి చెప్పగలరు అదే సమయంలో సమాజాలలో వలసల గురించి ఆధారాలు ఇస్తుంది మరియు క్రమంగా ఆహారం మన జాతీయ గుర్తింపులకు ప్రతిబింబంగా మారుతుందని మేము కనుగొన్నాము అదే సమయంలో ఆహారం తప్పనిసరిగా ఆచారాలతో మరియు సంస్కృతితో ముడిపడి ఉందని మేము కనుగొన్నాము ప్రతీకగా ప్రవర్తించే లేదా తీవ్రమైన జీవితంలో పాల్గొనడానికి తగిన నమూనా ప్రవర్తన యొక్క స్వచ్ఛంద పనితీరుగా ఆచారాన్ని నిర్వచించవచ్చు ఆహారాన్ని కలిగి ఉన్న ఆచారాలు మన దినచర్యలో చాలా ముఖ్యమైన అంశాలు మరియు మన జీవితంలో ముఖ్యమైన దశలు ఉదాహరణకు మన పుట్టినరోజులు మన పండుగలు వివాహాలు సెలవులు అంత్యక్రియలు ఒక నిర్దిష్ట రకం ఆహారాన్ని తయారుచేయడం మరియు అది ఎలా వడ్డిస్తారు అనే దానితో అనుబంధం ఉంటుంది కర్మ సందర్భాలలో ఆహారం తరచుగా జీవితం ప్రేమ ఆనందం మరియు దుఃఖం యొక్క వ్యక్తీకరణలలో నిలుస్తుంది సంస్కృతి యొక్క ప్రాతినిధ్యంగా ఆహారం యొక్క ఈ అంశం మరియు సంబంధాలలో మన భావోద్వేగ ప్రాధాన్యతలను వివిధ రకాల మాధ్యమాలలో చిత్రీకరించినట్లు మేము కనుగొన్నాము నేను ముఖ్యంగా ఒక ప్రముఖ చిత్రం నేమ్సేక్లో దాని చిత్రణను సూచిస్తాను తన తండ్రి ఆకస్మిక మరణం తరువాత ఒక నిర్దిష్ట రకమైన ఆహారాన్ని ఎంచుకోవడంలో గోగోల్ యొక్క మారుతున్న ప్రాధాన్యతలు ప్రతిబింబిస్తాయని ఈ చిత్రంలో మేము కనుగొన్నాము కాబట్టి సంస్కృతి వలె ఆహారం సంప్రదాయానికి మరియు వ్యామోహానికి సంబంధించినది ఇది సౌందర్య గుర్తింపు మరియు ప్రత్యేకత యొక్క అలంకారికతో కూడా సంబంధం కలిగి ఉంది ఒక వస్తువుగా ఆహారం ప్రజల వినియోగానికి సంబంధించినది అదే విధంగా ఇది ఒక నిర్దిష్ట పరిశ్రమతో సంబంధం కలిగి ఉంటుంది అదే సమయంలో విభిన్న సాంస్కృతిక పరిసరాలలో ఒక స్థలం యొక్క లింగానికి సంబంధించినంతవరకు ఇది ఒక ముఖ్యమైన సందేశం అని మేము కనుగొన్నాము ఉదాహరణకు ఆహారాన్ని తయారుచేయడం ఒక నిర్దిష్ట లింగంతో ముడిపడి ఉంటే స్థలం కూడా ఆ లింగంతో మాత్రమే ఆక్రమించబడుతుంది వివిధ సంస్కృతులలోని దేశీయ వంటగదిని స్త్రీలుగా మాత్రమే పరిపాలించవచ్చు మరియు పురుషులు ఈ ప్రదేశంలోకి ప్రవేశించడానికి ఇష్టపడరు శరీర భాష అధ్యయనాలలో ఆహారం నుండి మనకు ఉన్న అర్థాలు ముఖ్యమైనవి ఎందుకంటే ఇది ఏదైనా వృత్తిపరమైన పరిస్థితులలో వ్యక్తుల యొక్క మానవ శాస్త్ర సామాజిక మరియు మానసిక అలంకరణతో వివిధ అనుబంధాలను ఇస్తుంది వ్రాతపూర్వక మరియు ఐకానిక్ వచనంలో టీవీలో చలనచిత్రాలలో ప్రసిద్ధ సాహిత్యం మరియు మాస్ మీడియాలో ఆహార సంభాషణ మరియు ఆహారం యొక్క ప్రాతినిధ్యంలో కూడా ఈ అంశాలు స్పష్టంగా బయటపడతాయి శరీర భాషపై మనకున్న అవగాహన పరంగా ఆహారాన్ని ఒక ముఖ్యమైన ఆధారంగా స్వతంత్ర భాషగా అర్థం చేసుకోవడం ప్రారంభించిందని మేము కనుగొన్నాము మనం ధరించే దుస్తులు మన శరీరంతో పాటు తీసుకువెళ్ళే ఉపకరణాలు వంటివి మనం ఆహారాన్ని తినడానికి ఇష్టపడే విధానం మొదలైనవి కూడా నేటి ప్రపంచంలో అర్థం చేసుకోవలసిన భాషగా మారాయి కమ్యూనికేషన్ అధ్యయనాల కోణం నుండి ఆహారం అర్ధం సృష్టించడంలో ఒక ముఖ్యమైన చిహ్నంగా కొనసాగుతుంది వృత్తిపరమైన పరిస్థితులలో ఆహారం ఒక సంభాషణాత్మక అభ్యసనానికి ప్రతీకగా పనిచేస్తుంది దీని ద్వారా మన అర్ధాలను ఇతరులతో సృష్టిస్తాము నిర్వహిస్తాము మరియు పంచుకుంటాము గ్యాస్ట్రోనమిక్ సంప్రదాయం సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది మరియు సాంస్కృతిక భేదాల గురించి తెలుసుకోవడానికి ఇది అనివార్యమైన సాధనం కార్యాలయంలో నేటి బహుళ సాంస్కృతిక అమరికలలో ఈ అవగాహన కూడా ముఖ్యమైనది అదే సమయంలో ఆహారం మరియు ఆహార సంబంధిత చిత్రాలు మన భూభాగం మరియు జాతీయ గుర్తింపుకు బలంగా సంబంధం కలిగి ఉన్నాయని మేము కనుగొన్నాము అందువల్ల ఆహారం గురించి మాట్లాడటం లేదా ఆహారం గురించి రాయడం లేదా ఆహారానికి సంబంధించిన వివిధ చిత్రాలను సూచించడం అంతర్జాతీయ సందర్భాలలో ముఖ్యమైన సాంస్కృతిక సమస్యలను లేవనెత్తుతుంది ఇది జీవితానికి సంస్కృతి యొక్క విధానం గురించి మరియు ఒక నిర్దిష్ట సంస్కృతిలో విలువైనది గురించి కూడా చెబుతుంది పని చేసే నిపుణుడిని తయారుచేసే సంస్కృతి అలవాట్లు ఆచారాలు మరియు సాంప్రదాయాల గురించి మనకున్న అవగాహన ఆహారం ద్వారా మరియు అది మనం గ్రహించిన విధానం ద్వారా అన్వేషించవచ్చు శరీర భాష యొక్క ఈ అంశం ఇప్పుడు మనకు ముఖ్యమైనది ఈ అభివృద్ధి చెందుతున్న ప్రాంతం గురించి ఆసక్తికరంగా ఉన్న మరో అంశం ఏమిటంటే ఆహారానికి సంబంధించిన కమ్యూనికేషన్ రోజువారీగా ఉంటుంది అందువల్ల ఇది ఎన్విసిల సందర్భంలో సాహిత్య విమర్శ మరియు కమ్యూనికేషన్ అధ్యయనాలలో ఎక్కువగా మారుతోంది గ్లోబల్ విలేజ్ మరియు జాత్యాంతర కార్యాలయాల ఆలోచన ఈ సున్నితత్వాన్ని దాదాపు నిపుణులు కలిగి ఉండవలసిన నైపుణ్యం కలిగిందని మేము చెప్పగలము ఇప్పుడు పారలాంగ్వేజ్తో పాటు ఎన్విసిలో భాగంగా నిశ్శబ్దం కూడా అధ్యయనం చేయబడుతోంది నిశ్శబ్దం పదాల స్వరం లేకపోవడం లేదా ఏదైనా అనుబంధ స్వరం అని అర్థం చేసుకోవచ్చు నిశ్శబ్దం మన అర్ధాలను సూచించే విధానం చాలా సూక్ష్మమైనది మరియు ఇంకా అది ప్రతిధ్వనిస్తుంది కొన్ని సమాజాలలో మరియు సంస్కృతులలో అది జ్ఞానంతో ముడిపడి ఉండవచ్చని తరచుగా మనం కనుగొంటాము నిశ్శబ్దం యొక్క అర్థాలు ప్రతికూలంగా లేదా సానుకూలంగా ఉంటాయి ఇబ్బందికరమైన విరామంలో ఇది ఇబ్బందికరంగా ఉంటుంది స్పీకర్ ఉద్దేశపూర్వకంగా పదాలను వెనక్కి తీసుకున్నప్పుడు సుదీర్ఘ విరామం మరోవైపు సానుకూల నిశ్శబ్దం విశ్వాసం ఇతరులపై గౌరవం వ్యక్తి ఏమనుకుంటున్నారో దానిపై దృష్టి పెట్టడం మరియు అదే సమయంలో పరిపక్వత వ్యక్తి ఏదో ఒకదానిని మందలించటానికి ఆతురుతలో లేదని సూచించడం ద్వారా సూచిస్తుంది సాంస్కృతిక భేదాలు కూడా ఉన్నాయి మనం సంభాషణలో భాగంగా నిశ్శబ్దాన్ని చదవాలి నేను ఎడ్వర్డ్ టి హాల్ పరిశోధనలను సూచిస్తాను మన భాషా అధ్యయనాలలో కూడా మేము ఈ పరిశోధకులను సూచించాము ఎడ్వర్డ్ టి హాల్ కొన్ని సమాజాలలో మరియు అమెరికన్ మరియు బ్రిటిష్ సమాజాల పదాలు ముఖ్యమైనవి అని వ్యాఖ్యానించారు కాబట్టి అతని అభిప్రాయం ప్రకారం అమెరికన్ మరియు బ్రిటిష్ సమాజాలు పద సంస్కృతులు అయితే బహిరంగ అశాబ్దిక సూచనలు మరియు సంకేతాలపై ఎక్కువ ఆధారపడే అనేక ఇతర సమాజాలు ఉన్నాయి ఇందులో నిశ్శబ్దం కూడా ఉంది సాంస్కృతిక వ్యత్యాసాలను అర్థం చేసుకోవడంతో పాటు సందర్భం గురించి మన అవగాహన కూడా చాలా ముఖ్యం తద్వారా అర్ధం యొక్క సంపూర్ణతను నేరుగా అర్థం చేసుకోవచ్చు అయితే శరీర భాష యొక్క కొన్ని అంశాలు దూకుడుగా ఉంటాయి మరియు హింసాత్మక నిగ్రహాన్ని సూచిస్తాయి కొన్ని చేతి కదలికలు కొన్ని భంగిమలు కొన్ని ముఖ కవళికలు ఉండవచ్చు ఇవి బెదిరింపు మరియు భయం కలిగిస్తాయి దానితో పోలిస్తే నిశ్శబ్దం తప్పనిసరిగా అహింసాత్మక సమాచారంగా పరిగణించబడుతుంది ఇది ప్రతికూల అర్థాలను సూచించినప్పటికీ హింస ఎప్పుడూ వాటిలో ఒకటి కాదు నిశ్శబ్దం యొక్క సానుకూల వ్యాఖ్యానాలను పరిశీలిస్తే మనం సాధారణంగా మాట్లాడే ఎదుటి వ్యక్తి పట్ల గౌరవ చిహ్నంగా లేదా నిశ్శబ్దంగా ఉండడం ద్వారా ఎదుటి వ్యక్తికి జీవించాలనే కోరికగా అర్థం చేసుకుంటాము అదే సమయంలో స్పీకర్ ప్రత్యుత్తరాన్ని ఎలా రూపొందించాలో దృష్టి పెట్టాలనుకుంటే స్పీకర్ కూడా కొన్ని సెకన్ల పాటు మౌనంగా ఉండటానికి ఇష్టపడవచ్చు ఇది మన జవాబును సరిగ్గా ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది పరస్పర చర్యలో ప్రేక్షకులను నియంత్రించడానికి ఇది చాలా ప్రభావవంతమైన వ్యూహంగా ఉపయోగించబడుతుందని మేము కనుగొన్నాము ఇది వ్యక్తి తన నిశ్శబ్దం తర్వాత మాట్లాడవలసిన అంశాలపై ప్రాముఖ్యతను సూచిస్తుంది మరియు ఈ సందర్భాలలో దీనిని మనం ఇంతకుముందు చర్చించిన పారలాంగ్వేజ్ యొక్క ఒక ప్రత్యేక అంశాన్ని సీసురాతో అనుసంధానించవచ్చు అదే సమయంలో మన నిశ్శబ్దం ఇతర వ్యక్తికి ఉపన్యాస రకాలు మరియు సంభాషణ శైలులలో తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది ఇది ప్రశ్న లేదా ఆశ్చర్యకరమైన వ్యక్తీకరణ తూర్పు సంస్కృతులలో సాంప్రదాయకంగా నిశ్శబ్దం గౌరవించబడుతుంది మరియు అది విలువైనది అదే సమయంలో ఇది కొన్ని ప్రతికూల వ్యాఖ్యానాలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది ప్రత్యేకించి ఆ సంస్కృతులలో పదాలు ముఖ్యమైన నిశ్శబ్దం తరచుగా ఒక ఫైబ్ మీద సత్యాన్ని దాచడంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది అసమర్థత శత్రుత్వం లేదా మూగ యొక్క సంకేతం సంభాషణ సమయంలో ఎదుటి వ్యక్తికి ఊహించని ప్రతిస్పందనను అందించడంలో వైఫల్యం కమ్యూనికేషన్ సమయంలో ఎక్కువసేపు సైలెన్సర్లు కూడా సమర్థవంతమైన సాధనంలో ఉంటాయి మరియు వేర్వేరు పరిస్థితులలో అవతలి వ్యక్తిని అదనపు సమాచారాన్ని పంచుకునేందుకు ఉపయోగించవచ్చు ఉన్నతమైన మరియు సబార్డినేట్ మధ్య సంభాషణలో ఇది చాలా ప్రభావవంతమైన వ్యూహం ఇది చిత్తశుద్ధిని సంకోచాన్ని కూడా తెలియజేస్తుంది మరియు మీకు మరింత సమాచారం ఇవ్వడానికి ఎదుటి వ్యక్తిని ప్రోత్సహిస్తుంది మునుపటి మాడ్యూళ్ళలో మీతో అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క వివిధ అంశాలను చర్చించాను శరీర భాష గురించి మన అంచనాలో కొన్ని అవరోధాలు ఉన్నాయి వీటిని మనం అర్థం చేసుకోవాలి అలాగే శరీర భాష గురించి మన అవగాహన పనిచేయవలసిన కొన్ని హద్దులు ఉన్నాయి శరీర భాష ఎల్లప్పుడూ సాంస్కృతిక ప్రత్యేకమైనది మరియు అందువల్ల నా చర్చలన్నిటిలో నేను వ్యాఖ్యానాలలో సాంస్కృతిక వ్యత్యాసాలను ఎత్తి చూపడానికి ప్రయత్నించాను జాతి మరియు లింగం గురించి మన అవగాహన కూడా సంస్కృతికి సంబంధించినది మరియు తరచుగా జాత్యాంతర లేదా క్రాస్ లింగ పరిస్థితులలో కొన్నిసార్లు మనం ఒక వ్యక్తికి ప్రతిస్పందించడానికి బదులుగా తరగతుల్లోని వర్గాలపై ఆధారపడవచ్చు మన వ్యక్తిగత సంభాషణలలో కూడా ఆ విషయానికి సంబంధించిన ఏదైనా వృత్తిపరమైన సంభాషణలో ఇది తరచుగా రిఫరెన్స్ సమూహం నమ్మకాలు లేదా అభిజ్ఞా వైరుధ్యం అని పిలువబడుతుంది ఇది మన కమ్యూనికేషన్ లో ఒక పక్షపాతంగా మారుతుంది సందేశాన్ని సమర్థవంతంగా అర్థం చేసుకోవడంలో అవరోధంగా మారుతుంది అందువల్ల మన కమ్యూనికేషన్ లో మనం క్లిచ్డ్ అయిన ఏ అవగాహనపై ఆధారపడకపోవడం చాలా ముఖ్యం ఉదాహరణకు మనం ఒక నిర్దిష్ట జాతిని ఒక నిర్దిష్ట రకం ప్రవర్తన కలిగి ఉన్నట్లు అనుబంధించలేము లింగం కొన్ని లక్షణాలను కలిగి ఉందని మనం అనుబంధించలేము ఈ సాధారణీకరణలు శరీర భాషపై ఎటువంటి వృత్తిపరమైన అవగాహనలో ఎప్పుడూ ఉండకూడదు వివిధ పరిశోధకులు కూడా ఉన్నారు ఇందులో శరీర భాష పరంగా లింగ ప్రాధాన్యతలలో తేడాలు ఉన్నాయి ఈ తేడాలు ఇకపై ప్రాముఖ్యత లేని పని ప్రదేశాల దిశలో మనం స్థిరంగా మరియు సంతోషంగా కదులుతున్నామని నేను భావిస్తున్నాను కాబట్టి నేను దానిని నివారించడానికి ప్రయత్నించాను అందువల్ల స్టీరియోటైపింగ్ అనేది ఒక అలవాటు ఇతర ఇంటరాక్టివ్ల శరీర భాషని వివరించే సందర్భంలో ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి శరీర భాష యొక్క ప్రాముఖ్యత తరచూ అవతలి వ్యక్తి యొక్క మన అంచనాలో వ్యాఖ్యానించబడింది అందువల్ల మన శరీర భాషను సానుకూల రీతిలో ప్రదర్శించడం చాలా ముఖ్యం మన వృత్తి ప్రపంచంలో శరీర భాష యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు సానుకూల శరీర భాష ఆసక్తి బహిరంగత ఉత్సాహాన్ని సూచిస్తుంది మరియు కమ్యూనికేషన్ ను కూడా పెంచుతుంది మరోవైపు ప్రతికూల శరీర భాష ఒక వృత్తిపరమైన చిత్రాన్ని బలహీనపరుస్తుంది మరియు పరిశోధకులు సూచించిన అదే సమయంలో ఇది మన మానసిక స్థితిపై మన ఒత్తిడి స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది చివరికి ఆత్మగౌరవం తగ్గిపోతుంది అందువల్ల సానుకూల శరీర భాషను నేర్చుకోవడం మరియు దానితో సంబంధం ఉన్న ప్రతికూల అంశాలను నియంత్రించడం చాలా ముఖ్యం మన శరీర భాషని నియంత్రించడం అంటే ఇతర వ్యక్తుల పట్ల మన ప్రవర్తనలో మోసపూరితంగా ఉండటానికి నేర్చుకోవాలి మన శరీర భాషతో మనం అబద్ధం చెప్పలేమని గుర్తుంచుకోవాలి 2 నిమిషాలు దాటి మన అనుకూల శరీర భాషను నకిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని అవతలి వ్యక్తి సులభంగా తెలుసుకోవచ్చు కానీ మన శరీర భాష యొక్క అనేక అంశాలు పాత అలవాట్ల వంటివి అందువల్ల మనం ఈ అలవాట్లను తెలుసుకోవచ్చు మరియు కైనెసిక్స్ కమ్యూనికేషన్ తో సంబంధం ఉన్న మరింత సానుకూల అంశాలను తెలుసుకోవచ్చు అయినప్పటికీ మన శరీర భాష ప్రధానంగా అపస్మారక స్థితిలో ఉంది మనం కొన్ని ప్రతికూల అలవాట్లను గుర్తించగలము మరియు శరీర భాష యొక్క మరింత సానుకూల అంశం ద్వారా వాటిని మార్చడం నేర్చుకోవచ్చు తాజా శాస్త్రీయ పరిశోధకులు శరీర భాష మరియు మన స్వీయ ఇమేజ్ మధ్య సన్నిహిత సంబంధాన్ని ఎత్తి చూపారు మన శరీర భాష మార్చడం ద్వారా మన ఆలోచనను కూడా మార్చవచ్చని సూచించారు ఈ అవగాహన సాహిత్య విషయాలలో ఉందని గమనించడం ఆసక్తికరం ఈ శాస్త్రీయ పరిశోధకులకు ముందే సాహిత్య విమర్శలో ఫౌకాల్ట్ తన శక్తి విశ్లేషణ కోసం గుర్తుంచుకుంటాము ఇది ప్రాథమికంగా శక్తి యొక్క ఆర్థికేతర విశ్లేషణ మన మునుపటి మాడ్యూళ్ళలో ఫౌకాల్ట్ను కూడా సూచించాము మరియు అతని పనోప్టిసిజం ఆలోచనను సూచించాము ఇక్కడ 1976 లో కాలేజ్ డి ఫ్రాన్స్లో ఆయన చేసిన రెండవ ఉపన్యాసాన్ని నేను ప్రస్తావిస్తాను ఈ ఉపన్యాసంలో శక్తి ఎలా ఉపయోగించబడుతుందని ఆయన ప్రశ్నించారు ఒక ఫౌకాల్డియన్ వాదన యొక్క వివరాల్లోకి వెళ్లకుండా అతను చెల్లించిన ఒక నిర్దిష్ట చికిత్సను నేను ఎత్తి చూపుతాను అందులో క్రమశిక్షణ మరియు శిక్షణ కొత్త సంజ్ఞలు చర్యలు అలవాట్లు మరియు నైపుణ్యాలను చివరికి కొత్త రకాల వ్యక్తులను ఉత్పత్తి చేయగల శక్తిని పునర్నిర్మించవచ్చని ఆయన సూచించారు మానవ మనస్సును నియంత్రించడానికి శరీర భాషను నియంత్రించడంలో ఉన్న అనుబంధాన్ని ఈ ఉపన్యాసంలో ఫౌకాల్ట్ వ్యాఖ్యానించారు మరియు ఇటీవలి శాస్త్రీయ పరిశోధనల ద్వారా ఈ ఆలోచన ఎలా బలపడిందో మనం ఇప్పటికే చూశాము మన శరీర భాషను నియంత్రించడానికి మనం స్పృహతో తీసుకోవలసిన కొన్ని దశలు ఉన్నాయి కోర్సు యొక్క మొదటి దశ మన శరీర భాషకి సంబంధించిన ప్రతికూల లక్షణాల గురించి తెలుసుకోవడం మన స్వంత పద్దతి భంగిమలు హావభావాలు నడక ముఖ కవళికలు టోనాలిటీ మొదలైనవాటిని సమీక్షించి కొంత మార్పు అవసరమయ్యే ప్రాంతాలను స్పృహతో గుర్తించాలి మనం వీడియోల తయారీకి సహాయం తీసుకోవచ్చు మనం కొన్ని వీడియోలను సిద్ధం చేయడం ద్వారా కొన్ని ఛాయాచిత్రాలను కూడా తీసుకోవడం ద్వారా సహాయం తీసుకోవచ్చు అదే సమయంలో మన అభిప్రాయం ప్రకారం మంచి సంభాషణకర్తల వ్యక్తుల శరీర భాషను మనం అధ్యయనం చేయవచ్చు మరింత సానుకూల శరీర భాష ఉన్న వ్యక్తుల హావభావాలను అనుకరించడం మనం నేర్చుకోవచ్చు శరీర భాష యొక్క కొత్త లేదా అంతకంటే ఎక్కువ సానుకూల అంశాలను నేర్చుకోవటానికి సంబంధించిన ప్రభావవంతమైన సాధనం అయిన ఈ సందర్భంలో నేను ఎన్ఎల్పి లేదా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ను కూడా సూచిస్తాను ఎన్ఎల్పి ఆలోచనను 1970 లలో రిచర్డ్ బ్యాండ్లర్ మరియు జాన్ గ్రైండర్ ప్రారంభించారు వారు శ్రేష్ఠతను పొందడానికి ప్రవర్తనా విధానాలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ పరస్పర చర్యలు మన ప్రోగ్రామింగ్ లేదా ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయో అందించే భాషాశాస్త్రం యొక్క ప్రాతినిధ్యం అయిన న్యూరో అయిన మనస్సు మధ్య ఉన్న సంబంధాన్ని ఎన్ఎల్పి పరిశీలిస్తుంది రోల్ మోడళ్లను చూడకుండా మోడళ్లను చూడమని ఎన్ఎల్పి ప్రోత్సహిస్తుంది ఉదాహరణకు మనం ఒక వడ్రంగిని తన వృత్తిలో అద్భుతంగా చూస్తే మరియు అతని సాధనాలతో పని చేయడాన్ని మనం చూస్తుంటే అతను చేతన పద్ధతిలో చేయగలిగే కొన్ని విషయాలు ఉన్నాయని మరియు ఈ ఉపాయాల గురించి మనకు నేర్పించగలరని మీరు కనుగొంటే అదే సమయంలో అతను తన పనిపై దృష్టి కేంద్రీకరిస్తున్నప్పుడు అతను కూడా అపస్మారక స్థితిలో కొన్ని చర్యలు తీసుకుంటాడు అది అతన్ని అద్భుతమైన వడ్రంగిగా చేస్తుంది మనం ఈ అపస్మారక ప్రవర్తనా విధానాలపై దృష్టి పెట్టాలి మరియు వాటిని అనుకరించడానికి ప్రయత్నించాలి మరియు ఇది ఎన్ఎల్పి యొక్క ఈ అంశం మన ప్రవర్తనలో మనం అనుకరించాలనుకునే వ్యక్తులను చూడటం ద్వారా ప్రవర్తన మరియు శరీర భాష యొక్క మరింత సానుకూల లక్షణాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది కొన్ని ఇతర దశలలో ఉదాహరణకు అద్దం వేయడం ఇతర వ్యక్తుల పోస్టర్ను అధ్యయనం చేయడం ఇతర వ్యక్తుల సూక్ష్మ వ్యక్తీకరణలను చూడటం మరియు తరువాత ఖచ్చితంగా వారిని అనుకరించడం కానీ ఇది చాలా చేతన పద్ధతిలో చేయాలి లేకపోతే అవతలి వ్యక్తి అవమానించబడవచ్చు అదే సమయంలో మన శరీర భాషలో ఒక చిన్న అంశాలను మార్చడం ద్వారా మనం ప్రారంభించగల గ్రహించిన మరియు నియంత్రిత పద్ధతిలో చేయగల ఈ గ్రహించిన మార్పుల ప్రక్రియతో మనం మునిగిపోకూడదు ఉదాహరణకు మనం కార్యాలయంలో కూర్చున్నప్పుడు మన కాలును ఉంచే విధానంలో కొంత మార్పును చూడవచ్చు ఉదాహరణకు మన శరీర భాషకి సంబంధించిన చిన్న అంశాలను మార్చడం ద్వారా మనం ప్రారంభించవచ్చు మనం కార్యాలయంలో కూర్చున్నప్పుడు కాళ్ల స్థానాన్ని బాగా మార్చాలనుకోవచ్చు లేదా మనం ఒక నిర్దిష్ట చేతి సంజ్ఞను ఉపయోగించకూడదనుకుంటున్నాము లేదా మనం గుర్తుంచుకోవాలనుకోవచ్చు మన సంభాషణలో మరింత నవ్వు లేదా మంచి కంటి సంబంధాన్ని కొనసాగించండి ఈ అంశాలను విడిగా గుర్తించవచ్చు మరియు సులభంగా సాధన చేయవచ్చు మరియు క్రమంగా అభ్యాసం మెరుగైన శరీర భాష కలిగి ఉండటానికి వీలు కల్పిస్తుందని మేము కనుగొన్నాము అదే సమయంలో మనం ఒక నిర్దిష్ట కైనెసిక్స్ కోణాన్ని అభ్యసిస్తారని ఆశించే పరిస్థితులను కూడా ఊహించవచ్చు బహిరంగంగా విశ్రాంతి తీసుకోవడం కూడా మన పరస్పర చర్య సమయంలో మన శరీర భాషపై మంచి నియంత్రణను కలిగిస్తుంది శబ్ద విరామాలను నివారించే అలవాటును కూడా మనం పెంచుకోవాలి మన సమాధానాలను 'ఉమ్' వంటి విరామాలు మరియు వ్యక్తీకరణలతో నింపడం 'ఉహ్ అర్థరహితమైన పదాన్ని పదేపదే ప్రాథమికంగా సానుకూలంగా ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ ప్రవర్తన మన ప్రవర్తనలో మనం సిద్ధంగా లేమని మరియు ఒక నిర్దిష్ట సందేశాన్ని పంపించగలమని మనకు నమ్మకం లేదని తెలియజేస్తుంది ఉదాహరణకు బాధించే పరధ్యానం మన గొంతును పదేపదే క్లియర్ చేయడం లేదా లోతుగా నిట్టూర్చడం కూడా మన కమ్యూనికేషన్ లో నివారించాలి ఈ చిట్కాలు మన శరీర భాషకి సంబంధించిన ప్రతికూల అంశాలను అధిగమించడంలో సహాయపడతాయి ఈ ఆసక్తికరమైన వీడియో సహాయంతో ఈ అంశాన్ని మరింత అర్థం చేసుకోవచ్చు రాజకీయ నాయకులు కొన్ని సంఘటనలపై స్పందించినప్పుడు వారు ఎలా సంజ్ఞలు చేస్తారు అనే దాని గురించి ఈ వీడియో రష్యన్ నాయకుడు పుతిన్ యొక్క శరీర భాష విశ్లేషించబడింది మరియు ఇది చాలా ఆసక్తికరమైన విశ్లేషణ వ్లాదిమిర్ పుతిన్ తదుపరి చర్య ఏమిటో విశ్లేషకుడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఉత్తమ సూచనలు అతని శరీర భాషలో ఉండవచ్చు యూ స్ ఏ నివేదించినంతవరకు ఈ రోజు పెంటగాన్ పరిశోధకుల బృందం పుతిన్తో సహా విదేశీ నాయకుల కదలికలు మరియు హావభావాలను అధ్యయనం చేయడం ఒక వ్యక్తి యొక్క అశాబ్దిక సూచనలలో అధ్యయనం వారు సంఘటనలకు ప్రతిస్పందించడంలో ఎలా నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై అంతర్దృష్టిని ఇస్తుందని నిపుణుడు చెప్పారు పుతిన్ శరీర భాషను అధ్యయనం చేయడం ఉక్రెయిన్లో అతని తీవ్రతను అంతం చేయడానికి సహాయపడుతుందని కొందరు వాదించారు శుక్రవారం పెంటగాన్ అటువంటి పరిశోధనను అంగీకరించింది ఇది ఉక్రెయిన్పై మంత్రి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది కాబట్టి పుతిన్ యొక్క ఇటీవలి విలేకరుల సమావేశంలో ఆధారాల కోసం ఇతర శరీర భాష నిపుణులను ఉంచలేదు అతను ఒక చాప్ చేస్తాడు మరియు సి ఎన్ ఎన్ తో చాప్ చాలా దూకుడుగా ఉంటుంది ఇది చాప్ లాంటిది ఇది చాలా దూకుడుగా ఉంది అతను తన అశాబ్దికాలతో మమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఒక ఆచార్యుడు తన టెక్ విశ్వవిద్యాలయంపై దాడి చేస్తాడు అతను అశాబ్దిక సమాచార మార్పిడిపై పరిశోధన చేశాడు మరియు అతను చెప్పేది చాలా పోరాటంగా ఉన్నప్పటికీ పుతిన్ ప్రశాంతంగా మాట్లాడినట్లు చూశాడు అతని ప్రవర్తన మోసపూరితమైనది ఎందుకంటే ఇది బాహ్యంగా యుద్ధం చేయదు బహుశా అతనికి కొంత శిక్షణ ఉన్నందున పుతిన్తో కలిసి పనిచేసే శరీర భాష నిపుణుడు ఎన్ఎల్పి మాజీ సోవియట్ రాజకీయ నాయకులలో మీరు చూసే దూకుడు సంజ్ఞల రకాన్ని ఉపయోగించడం మానేసినట్లు మాజీ కెజిబి అధికారికి నేర్పించిన మొదటి విషయాలలో ఒకటి అతను ముసుగుతో చెప్పాడు రష్యన్లు ఎక్కువగా పురుషులు ఉపయోగించే ఒక నిర్దిష్ట రకమైన శరీర భాష ఉందని సోవియట్ ఫేస్ మిస్ అయిన ఇతర దేశాలు కూడా లేవని ఆయన అన్నారు ఇతరుల శరీర భాషను మనం అర్థం చేసుకునే విధానంలో తప్పనిసరిగా సంబంధం ఉన్న చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది ఎల్లప్పుడూ సమూహాలలో వివరించబడుతుంది ఇది కలుపుకొని ఉన్న శరీర భాష అయినా లేదా కలుపుకొని పోయినా ఇది ముఖాముఖి పరస్పర చర్య లేదా సమాంతరంగా ఉందా లేదా అది సమానమైనదా లేదా అసంగతమైనా మనం వేరుచేయబడిన సంజ్ఞ భంగిమ కంటి చిరునవ్వు మొదలైనవి మనకు భిన్నమైన అర్థాలను కలిగి ఉన్న పదం లాంటిదని అర్థం చేసుకోవాలి రెండు లేదా అంతకంటే ఎక్కువ కైనెసిక్స్ గుర్తు కలయిక ఉంటే అది ఒక వాక్యంగా మారుతుంది అదే సమయంలో సమయం యొక్క పరిమాణం ఇతర వ్యక్తి యొక్క శరీర భాషను చూడటం తో కూడా సంబంధం కలిగి ఉందని మేము కనుగొంటే అది పేరాగ్రాఫ్ లాగా అవుతుంది ఈ అవగాహన తొందరపాటులను నివారించడానికి మనకు సహాయపడుతుంది విడిగా కైనెసిక్స్ కదలికలను చూడటం ద్వారా అవతలి వ్యక్తి యొక్క భావాల ఉద్దేశ్యాల గురించి తేల్చడానికి మనం ఎప్పుడూ ఆతురుతలో ఉండకూడదు సందర్భం మరియు సాంస్కృతిక చట్రాల గురించి అవగాహన కూడా అంతే ముఖ్యం ప్రత్యేక ఎన్కోడింగ్ మరియు డీకోడింగ్ ప్రక్రియల పరంగా ఎన్ వి సి లను ఒక్కొక్కటిగా అధ్యయనం చేయవచ్చు ఉదాహరణకు మనం కంటి సంబంధాన్ని లేదా ఒక నిర్దిష్ట సంజ్ఞను చూడవచ్చు మరియు దానిని డీకోడ్ చేయడానికి ప్రయత్నించవచ్చు అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క డైనమిక్ స్వభావం పరస్పర చర్యల సమయంలో మాత్రమే ఉత్తమంగా అధ్యయనం చేయబడుతుంది అందువల్ల పదాలు వాక్యాలు మరియు పేరాగ్రాఫ్ల పరంగా భాషా అర్ధంతో సమాంతరంగా మన శరీర భాషను చూసినప్పుడు మరియు ఇతరులలో దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా గుర్తుంచుకోవాలి ఈ కోర్సులో శరీర భాష మరియు శరీర భాష యొక్క స్వల్ప వివరాలను వివరించడానికి నేను ప్రయత్నించాను ఇది మన రోజువారీ వృత్తి జీవితంలో సర్వవ్యాప్త విషయము కాబట్టి ఈ ధృవీకరణ కోర్సులో నేను శరీర భాష యొక్క స్వల్ప వివరాలను వివరించడానికి ప్రయత్నించాను ఇది మన రోజువారీ వృత్తి జీవితంలో సర్వవ్యాప్త విషయంగా మారింది వేర్వేరు మాడ్యూళ్ళలో నేను మన శరీర భాష ద్వారా కమ్యూనికేట్ చేయబడిన వేర్వేరు సందేశాలను చూడటానికి ప్రయత్నించాను వారు ఇతరులతో అశాబ్దిక పద్ధతిలో ఎలా భాగస్వామ్యం చేయబడతారు మరియు ఏ పరిస్థితులలో వాటి ప్రభావం ముఖ్యమైనది శరీర భాష యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి మరియు అంచనా వేయడానికి నేను ప్రయత్నించాను మన స్థలం స్పర్శ సమయం వాసన ప్రదర్శనలలో ముఖ కవళికలు మరియు అభివృద్ధి చెందుతున్న రంగాలైన గస్టోరిక్స్ నిశ్శబ్దం మరియు డిజిటల్ శరీర భాషలపై కూడా దృష్టి పెట్టాను ఈ చర్చలు ఈ కోర్సు ప్రారంభంలో పేర్కొన్న సందర్భంలో అర్థం చేసుకోవాలి శరీర భాష అనేది మన కమ్యూనికేషన్ లో చాలా ముఖ్యమైన అంశం మనం శరీర భాషని కూడా కాన్ఫిగరేషన్లోకి తీసుకుంటే తప్ప కమ్యూనికేషన్ ఎప్పటికీ పూర్తి కాదు అదే సమయంలో దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి మరియు ఈ చర్చల ప్రారంభంలో పేర్కొన్న సందర్భంలోనే అర్థం చేసుకోవాలి ఇది మీకు అర్ధవంతమైన కోర్సు అని నేను ఆశిస్తున్నాను నేను దీనిని బోధించడంలో ఆనందించాను ధన్యవాదాలు